బేసిక్ ప్రిన్సిపల్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ మరియు క్యాలీక్యులేషన్స్ పై భారీ ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం మేము ఎనర్జీ గురించి చర్చిస్తున్నాము మరియు ఇది మాడ్యూల్ 6 కింద లేదా ఈ మాడ్యూల్లో ఏర్పడుతుంది థర్మోడైనమిక్స్ యొక్క లాస్ మరియు లక్షణాల గురించి ఈ రోజు చర్చిస్తాము మునుపటి ఉపన్యాసంలో మేము ఆ ఎనర్జీ యొక్క కాన్సెప్ట్ లు మరియు యూనిట్ల గురించి వివరించాము మరియు ఎనర్జీ యొక్క వివిధ రూపాలు ఏమిటి మరియు మీకు ఎలా తెలుసు అనేదానిని ఎలా లెక్కించవచ్చో కూడా వివరించాము మరియు వివిధ రకాలైన ఎనర్జీ ని కూడా వివరించాము మరియు మేము కూడా ఇచ్చాము సాధారణ ఎనర్జీ బ్యాలన్స్ ఈక్వెషన్ మరియు ఎనర్జీ ఆనలైజ్ కోసం ఆ ప్రోసెస్ ను అంచనా వేయడం మీకు తెలుసు ఇది దానిపై మరిన్ని ఉదాహరణలు ఇస్తుంది ఆ సాధారణ ఎనర్జీ బ్యాలన్స్ ఈక్వెషన్ ఆధారంగా కాలిక్యూలేషన్ మీకు తెలుసు మీకు తెలిసిన వరుస ఉపన్యాసాలు మీకు తెలుసు ఇప్పుడు ఈ ఉపన్యాసంలో ఆ ఎనర్జీ మరియు దాని రూపాల గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది థర్మోడైనమిక్స్ మరియు ఇది లా మరియు లా యొక్క విభిన్న లక్షణాలు థర్మోడైనమిక్స్ ఎథాల్పీ ఎంట్రోపీ మరియు ఆ ఎంట్రోపీ మరియు ఎంథాల్పీని ఎలా లెక్కించవచ్చో ఇక్కడ చర్చించబడాలి ప్రతి క్లోజ్డ్ సిస్టమ్స్ కోసం ఆ ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వెషన్ తెలుసు ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ అయిన చేరడం వంటి ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వెషన్ మీకు తెలుసు అని మేము కలిగి ఉన్నాము మరియు అందువల్ల మీకు హీట్ ఇన్పుట్ లేదా వర్క్ అవుట్పుట్ లేదా వర్క్ ఇన్పుట్ ద్వారా లేదా హీట్ అవుట్పుట్ ద్వారా తెలుసు మీ చేంజ్ మీకు ఇంటర్నల్ ఎనర్జీ తెలుసు మరియు సిస్టమ్ ఎనర్జీ చేంజ్ మీకు తెలిసిన మరొకటి మీకు తెలుసు మరియు దాని ఆధారంగా ఈ ఇన్పుట్ లేదా హీట్ ఎనర్జీ యొక్క అవుట్పుట్ ఆధారంగా ఎంత ఎనర్జీ పేరుకుపోతుందో మీరు చూడవచ్చు మరియు బదిలీ చేయబడిన ఎనర్జీ ద్వారా మీకు పని తెలుసు ఆ సందర్భంలో సిస్టమ్ మరియు ఇది ప్రారంభ నుండి చివరి ఫేజ్ కు మార్చబడుతుంది మరియు దీనివల్ల ఎనర్జీ ఈ చేంజ్ ను బదిలీ చేసిందని మీకు తెలుసు దాని ప్రారంభ సిస్టమ్ ఎనర్జీ నుండి ఫైనల్ సిస్టమ్ ఎనర్జీ మీకు తెలుసు స్లైడ్లలో చూపిన విధంగా ఇక్కడ ఈ సాధారణ ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వెషన్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది ఇంటర్నల్ ఎనర్జీ లో వ్యత్యాసం మరియు కైనెటిక్ ఎనర్జీ లో వ్యత్యాసం మరియు పొటెన్షియల్ ఎనర్జీ లో వ్యత్యాసం ఉన్న ఈ డెల్టా U వంటి ఈ డిఫరెన్స్ రూపంలో ఈ ఇక్వెషన్ వ్యక్తపరచండి మరియు ఈ చేంజ్ లు దానికి సమానంగా ఉంటాయి మీకు తెలుసా హీటింగ్ ఇన్పుట్ లేదా అవుట్పుట్ లేదా అక్కడ ఉన్న సిస్టమ్ చేత చేయబడినవి మరియు ఇక్కడ మీరు ఈ హీట్ ఎనర్జీ లేదా సిస్టమ్ చేత చేయబడిన పనిని లేదా సిస్టమ్ ను మార్చే పనిని చూడవచ్చు మీలాంటి విభిన్న సిస్టమ్ ఎనర్జీ ఇంటర్నల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ మరియు పొటెన్షియల్ ఎనర్జీ అని తెలుసు మీరు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారనే దాని ఆధారంగా జనరల్ ఈక్వెషన్ కాబట్టి ఈ సందర్భంలో మీరు గుర్తుంచుకోవాలి టెంపరేచర్ చేంజ్ లేకపోతే ఫేజ్ చేంజ్ కూడా అది ఒక క్లోజ్డ్ సిస్టమ్లో కెమికల్ రియాక్షన్స్ ు జరగవు మరియు మీరు అట్మాస్ఫెరిక్ ం కంటే ప్రెషర్ మా తక్కువ మారితే అందులో ఒకవేళ ఆ ఇంటర్నల్ ఎనర్జీ అతితక్కువగా లేదా దాదాపుగా జీరో గా ఉంటుందని మనం చూడవచ్చు ఇప్పుడు మీ సిస్టమ్ వేగవంతం కాకపోతే ఆ సందర్భంలో మీకు తెలిసినకైనెటిక్ ఎనర్జీ అది జీరో కి దగ్గరగా ఉంటుంది మరియు మీ సిస్టమ్ పెరుగుతున్న లేదా పడిపోకపోతే పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ ఉండదని మేము చెప్పగలం మరియు మీ సిస్టమ్ మరియు దాని పరిసరాలు ఒకే టెంపరేచర్ లో ఉంటే లేదా సిస్టమ్ సంపూర్ణంగా ఇన్సులేట్ చేయబడితే అప్పుడు గాలికి సరఫరా మీకు తెలిసిన హీట్ లేదని లేదా సిస్టమ్ నుండి బయటకు రావడం లేదా పని చేయడం ద్వారా లేదా సిస్టమ్ సరిహద్దు యొక్క కదలిక మీకు తెలుసు కాబట్టి సిస్టమ్ సాధారణంగా సాధించబడుతుంది మరియు ఆ సందర్భంలో సిస్టమ్ సరిహద్దు వద్ద కదిలే కంపోనెంట్స్ ు లేదా విద్యుత్ స్ట్రీమ్స్ ు లేదా ఈ రకమైన ఎనర్జీ యొక్క రేడియేషన్ లేదు అప్పుడు మీరు ఈ పని 0 కి సమానంగా ఉంటుందని చూడవచ్చు కాబట్టి బహిరంగ సిస్టమ్ కోసం సాధారణ ఎనర్జీ బ్యాలన్స్ త మీకు తెలుస్తుందని మేము వ్యక్తం చేస్తే ఎనర్జీ ఇన్పుట్ మరియు ఎనర్జీ మీకు తెలుసు ఇక్కడ మనకు ఇనీషియల్ ప్రొడక్షన్ లో కైనెటిక్ ఎనర్జీ మరియు ఇంటర్నల్ ఎనర్జీ ఎలా ఉంటుంది ఈ ప్రెషర్ వారు ఇన్లెట్ చేంజ్ లో ఉన్నారు మరియు ఆ స్టేట్ లో ఉన్న వాల్యూమ్ కూడా మీకు తెలుసు అదేవిధంగా ఆ అవుట్లెట్ స్టేట్ లో సిస్టమ్ వేరియబుల్స్ మీకు తెలిసినవి ఎనర్జీ గా ఉన్నాయి కాబట్టి దీని ఆధారంగా మీకు తెలుసు ఇక్కడ సాధారణ ఎనర్జీ బ్యాలన్స్ త యొక్క ఫైనల్ రూపం ఇది మీకైనెటిక్ ఎనర్జీ యొక్క మీ ఎనర్జీ ఎనర్జీ చేంజ్ మీ పొటెన్షియల్ ఎనర్జీ ని ఇక్కడ మార్చండి ఈ PoutVout PinVin ద్వారా ప్రాతినిధ్యం వహించే లిక్విడ్ సిస్టమ్ ఇక్కడ చేయని పని ఇది మీకు తెలుసు సాధారణ బ్యాలెన్స్ ఈక్వెషన్ ఇచ్చినట్లుగా ఇది ఇక్కడ దగ్గరగా ఉంటుంది కాబట్టిఓపెన్ కంటిన్యూ సిస్టమ్ కోసం సాధారణ ఎనర్జీ బ్యాలన్స్ ఈక్వెషన్ యొక్క ఫైనల్ రూపాలు మీకు తెలుసు కాబట్టి ఈ సందర్భంలో సిస్టమ్ కు ఎనర్జీ బదిలీ రేటుకు దగ్గరగా ఉండే ప్రారంభ సిస్టమ్ ఎనర్జీ యొక్క ఫైనల్ సిస్టమ్ ఎనర్జీ మైనస్ రేటుకు ఇప్పుడు ప్రారంభ సిస్టమ్ ఎనర్జీ యొక్క ఈ రేటును ఈ నిబంధనల ద్వారా సూచించవచ్చు మరియు ఫైనల్ సిస్టమ్ ఎనర్జీ ని ఈ నిబంధనలు మరియు ఎనర్జీ బదిలీ ద్వారా q డాట్ మైనస్ w డాట్ గా సూచించవచ్చు ఈ Ws డాట్ ప్రాథమికంగా షాఫ్ట్ పని మరియు మీకు తెలిసిన ఈ P1 Pin Vin మరియు అవుట్లెట్ PoutVout దీని యొక్క వ్యత్యాసం మీకు తెలుసు దీని ద్వారా వాల్యూమ్ లేదా ప్రెషర్ మారడం ద్వారా మేము పూర్తి చేశామని మీకు తెలుసు శీఘ్ర ఎయిర్ ం మీకు తెలుసు ఇది లిక్విడ్ ం చేసిన పనిగా పరిగణించబడుతుంది మరియు ఈ సందర్భంలో ఇది మీకు తెలుసు మీకు తెలిసిన లిక్విడ్ ం చేత చేయబడిన షాఫ్ట్ మరియు పని ద్వారా జరుగుతుంది అప్పుడు ఇది మొత్తం పని ఎనర్జీ గా w గా పరిగణించబడుతుంది అందువల్ల ఇక్కడ W Ws Wflకు సమానంగా ఉంటుందని ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు ఈ సందర్భంలో Ws dot అనేది పిస్టన్ టర్బైన్ మరియు రోటర్ వంటి సిస్టమ్ ఉదాహరణలో కదిలే భాగంలో లిక్విడ్ ం చేత చేయబడిన పనికి షాఫ్ట్ అదేవిధంగా ఇక్కడ Wfl ఇది ఒక ఎయిర్ పని ఇది సిస్టమ్ అవుట్లెట్ వద్ద ఫ్లీట్ చేసిన పని రేటు మైనస్ సిస్టమ్ ఇన్లెట్లోని లిక్విడ్ ంపై చేసిన పని రేటు కాబట్టి ఈ సారాంశం మీకు షాఫ్ట్ పని తెలుసు మరియు ఎయిర్ ం పని మీకు తెలుస్తుంది ఇది సిస్టమ్ చేసిన మొత్తం పనిగా పరిగణించబడుతుంది సిస్టమ్ చేత చేయబడిన ఈ పనులన్నింటినీ మీకు తెలిసిన హీట్ ఎనర్జీ మీకు తెలుసని మీకు తెలుసు ఆ వ్యత్యాసం ఏమిటంటే ఇంటర్నల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ మరియు పొటెన్షియల్ ఎనర్జీ యొక్క చేంజ్ ను మీకు ఇస్తుంది మరియు అది కూడా జోడించబడుతుందని మేము చెప్పగలం మారుతున్న ఎయిర్ ఉందని మీకు తెలుసు సిస్టమ్కు ఇన్పుట్ రేట్ సిస్టమ్లోని ఎనర్జీ చేంజ్ రేటును అక్కడ అవుట్పుట్గా మారుస్తుంది ఇప్పుడు ఓపెన్ ప్రాసెస్ సిస్టమ్ కోసం ఎనర్జీ బ్యాలెన్స్ వాస్తవానికి ఈ ఈక్వెషన్ ద్వారా వ్యక్తీకరించబడుతుంది ఇక్కడ మీ పరంగా వివిధ రూపాలు తెలుసు కాబట్టి ఈ సందర్భంలో ఈ డెల్టా U డాట్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ డెల్టా KE డాట్కైనెటిక్ ఎనర్జీ చేంజ్ మరియు డెల్టా PE డాట్ పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ మరియు డెల్టా PV డాట్ సిస్టమ్ లో చేసిన పనిని నెట్టడానికి సిస్టమ్ లో లేదా వెలుపల లిక్విడ్ ం మరియు ఇక్కడ Q డాట్ అనేది హీట్ ఎనర్జీ రేటు మరియు Ws డాట్ అనేది సిస్టమ్ అవుట్పుట్గా చేసిన పని రేటు మరియు ఈ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ యొక్క ఈ సమ్మేషన్ మరియు సిస్టమ్లో ప్రదర్శించిన అనుకూల పని దగ్గరగా ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి సిస్టమ్ యొక్క ఎంథాల్పీగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ ఎంథాల్పీ చేంజ్ మీకు డెల్టా యు డాట్ ప్లస్ అని నిర్వచించబడింది లేదా మీకు డెల్టా PV డాట్ తెలుసు కాబట్టి ఈ డెల్టా హెచ్ డాట్ను ఎంథాల్పీ చేంజ్ అంటారు కాబట్టి అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ తో పాటు ఆ ప్రెషర్ ని వాల్యూమ్లోకి పిలిచే ఎంథాల్పీ ఆవిరి టర్బైన్ ఒక బహిరంగ సిస్టమ్ అని మనం చూడవచ్చు ఇక్కడ మీరు దీనిని వర్తింపజేయవచ్చు ఈ సమస్యను ఇతర సమస్యలను కూడా పరిష్కరించడానికి మీకు ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వెషన్ తెలుసు మీరు ఈ సాధారణ బ్యాలెన్స్ ఇక్వెషన్ వర్తించవచ్చు ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వెషన్ తో మీకు తెలిసిన మా తదుపరి ఉపన్యాసాలలో మేము కొన్ని సమస్యలను చేస్తాము కాబట్టి మీకు వెళ్లేముందు మీకు అవసరమైన ఒక స్పెసిఫిక్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రోసెస్ కోసం ఈ ఎనర్జీ బ్యాలన్స్ ఇక్వెషన్ ఉపయోగించండి మేము కొన్ని తెలుసుకోవాలి మీకు థర్మోడైనమిక్ లక్షణాలు తెలుసు మరియు ఇది ఒక లా ఎందుకంటే ఇక్కడ ఈ ఇంటర్నల్ ఎనర్జీ ఎంథాల్పీ చేంజ్ అవన్నీ ప్రాథమికంగా థర్మోడైనమిక్ లక్షణాలు కాబట్టి ఈ థర్మోడైనమిక్ లక్షణాలు ఎలా నిర్వచించబడతాయి మరియు ఎలా లెక్కించాలో మనం మొదట నేర్చుకోవాలి ఈ ఇంటర్నల్ ఎనర్జీ వంటి థర్మోడైనమిక్ లక్షణాలు ఎంథాల్పీ ఎలా మారుతాయి మరియు పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుందో మీకు తెలిసిన వీటిని మనం ఉపయోగించుకోవచ్చు ఆ విషయాలన్నీ దాని ఆధారంగా మారతాయి ఒక స్పెసిఫిక్ ప్రోసెస్ కోసం ఎనర్జీ బ్యాలన్స్ మీకు తెలుస్తుంది కాబట్టి థర్మోడైనమిక్స్ యొక్క చట్టాల గురించి మాకు కొంత తెలియజేయండి ఇక్కడ థర్మోడైనమిక్స్ యొక్క నియమాలు వాస్తవానికి ఈక్విలిబ్రియం టెంపరేచర్ వంటి ఫీజికల్ క్వాన్టటి ను నిర్వచించాయి మరియు థర్మోడైనమిక్స్ సిస్టమ్ ను వర్గీకరించే ఎంట్రోపీని థర్మల్ బ్యాలన్స్ మీకు తెలుస్తాయి కాబట్టి థర్మోడైనమిక్స్ యొక్క వివిధ లాస్ మీకు బాగా తెలుసు మీకు తెలిసినవి ఇవ్వండి ఈక్విలిబ్రియం టెంపరేచర్ ఎనర్జీ ఎంట్రోపీ పరంగా ఆ ఫీజికల్ క్వాన్టటి ఆలోచన ఇది ఈ థర్మోడైనమిక్ సిస్టమ్ ను వర్గీకరిస్తుంది ఈ సందర్భంలో థర్మోడైనమిక్స్ యొక్క నియమాన్ని మనం చూడవచ్చు థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమం థర్మోడైనమిక్స్ యొక్క రెండవ నియమం ఇప్పుడు థర్మోడైనమిక్స్ యొక్క జీరో లా ఏమిటంటే మీకు లా తెలుసు 2 సిస్టమ్ లు మూడవ సిస్టమ్ తో హీట్ బ్యాలన్స్ తలో ఉన్నాయని చెప్పబడింది అప్పుడు అవి ఒకదానితో ఒకటి హీట్ బ్యాలన్స్ లో ఉన్నాయని మీరు చెప్పవచ్చు కాబట్టి ఈ లా వాస్తవానికి టెంపరేచర్ యొక్క కాన్సెప్ట్ ను నిర్వచించడంలో సహాయపడుతుంది ఈ టెంపరేచర్ మీకు తెలుస్తుంది అధిక టెంపరేచర్ మీకు సంతృప్తతతో డిస్ట్రిబ్యూషన్ చేయడాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తుంది అది సమానంగా ఉంటుంది ఇది మీకు తెలిసిన వారందరికీ ఈ 2 టెంపరేచర్ యొక్క బ్యాలన్స్ త అధికంగా ఉంటుంది కాబట్టి దాని ఆధారంగా 2 సిస్టమ్ లు ఒకదానితో ఒకటి థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్ లో మూడవదానితో సంబంధం కలిగి ఉన్నాయని అనుకుందాం అయితే ఈ మూడవ సిస్టమ్ స్కౌట్ అవుతుంది థర్మల్ బ్యాలన్స్ లో రావడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి వారు ఒకరితో ఒకరు బ్యాలన్స్ లో ఉన్నారని కాబట్టి దీనిని థర్మోడైనమిక్స్ యొక్క జీరోత్ లా అని పిలుస్తారు కాని థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమం మీకు ఎనర్జీ యొక్క కన్సర్వేషన్ తెలుసు అని మీకు తెలుస్తుంది ఆ సందర్భంలో ఎనర్జీ హీట్ ంగా లేదా మెటీరియల్ తో సిస్టమ్ లోకి లేదా వెలుపల బదిలీ అయినప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ ని సిస్టమ్ చేస్తుంది ఎనర్జీ కన్సర్వేషన్ లా ప్రకారం అవి తదనుగుణంగా మీకు తెలుస్తాయి కాబట్టి ఎనర్జీ హీట్ గా లేదా మెటీరియల్ లోకి సిస్టమ్ లోకి లేదా వెలుపల బదిలీ అయినప్పుడు సిస్టమ్ ఇంటర్నల్ ఎనర్జీ మీకు ఇవ్వడానికి అనుగుణంగా మారుతుంది మీకు తెలియకుండానే సిస్టమ్ యొక్క మొత్తం ఎనర్జీ మీకు తెలుసు అందువల్ల ఈ మొదటి లా థర్మోడైనమిక్స్ మీకు ఎంత ఎనర్జీ ఏర్పడుతుందో మీకు ఇస్తుంది సిస్టమ్ పై చేసిన పని లేదా సిస్టమ్ చేసిన పని లేదా హీట్ ఎనర్జీ సరఫరా చేయబడుతుందని లేదా ఆ ఎనర్జీ మీకు తెలుసా లోహాల ద్వారా బదిలీ చేయబడిందని మీకు తెలిసి ఉండవచ్చు కాబట్టి దాని ఆధారంగా ఆ సిస్టమ్ దాని ఎనర్జీ ని ఎలా మారుస్తుందో మీరు చూడవచ్చు థర్మోడైనమిక్స్ యొక్క రెండవ నియమం హీట్ ఎనర్జీ యొక్క రవాణా లేదా కన్వర్షన్ ని కలిగి ఉన్న ప్రోసెస్ లు మీకు తెలుసని కోలుకోలేనివిగా ఉంటాయి మరియు ఇది ఎనర్జీ యొక్క నాణ్యత గురించి మరియు అది బదిలీ చేయబడిన లేదా రూపాంతరం చెందిన ఎనర్జీ మరియు మరింత దానిలో ఎక్కువ భాగం సాధారణంగా వృధా అవుతోంది మరియు రెండవ లా ప్రకారం ఏ ఐసోలేటెడ్ సిస్టమ్ యొక్క పరస్పర ధోరణి వాస్తవానికి మరింత అస్తవ్యస్త స్టేట్ లో క్షీణించిపోతుందో మీకు కూడా తెలుసు కాబట్టి థర్మోడైనమిక్స్ యొక్క ఈ రెండవ నియమం ప్రకారం ఆ హీట్ ఎనర్జీ యొక్క ఏ బదిలీ లేదా కన్వర్షన్ అయినా మీరు దానిని మీకు రివర్సిబుల్ లేదా దాని అసలు స్టేట్ కి తెలియజేయలేరు కాబట్టి దీనిని కోలుకోలేని ప్రోసెస్ అంటారు థర్మోడైనమిక్స్ యొక్క మూడవ నియమం మీ విషయంలో మీకు తెలుసు దానివల్ల ఎంట్రోపీ యొక్క చేంజ్ ఉంటుందని మీకు తెలుసు మన కన్వర్షన్ మీకు తెలుసా ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ లేదా పొటెన్షియల్ ఎనర్జీ వంటి ఒకదానికొకటి ఎనర్జీ ని హీట్ చేస్తుంది కైనెటిక్ ఎనర్జీ అక్కడ చేంజ్ ఈ సిస్టమ్ యొక్క ఈ స్టేట్ ని మార్చే ఈ ఫినామినన్ టెంపరేచర్ అబ్సల్యూట్ జీరో కి చేరుకున్నప్పుడు ఒక ప్రోసెస్ కాన్స్టాంట్ వాల్యూ ను మీకు తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ మీకు తెలుసు ఇంటర్నల్ ఎనర్జీ ఏమైనా మారుతుందని మీకు తెలుసు ఆ హీట్ ఎనర్జీ ని పరిసరాల నుండి సిస్టమ్ కు సరఫరా చేస్తుంది ఆ సందర్భంలో ఈ ఇంటర్నల్ ఎనర్జీ పోర్టబిలిటీ టెంపరేచర్ చేంజ్ ను బట్టి మారుతుంది కాబట్టి మనం మాట్లాడుతున్న ఎవరైనా మీకు తెలిసిన ఆ ఇంటర్నల్ ఎనర్జీ పరంగా మార్చబడుతున్న కొన్ని లక్షణాలు లేదా మీకు తెలిసిన పర్యావరణం మారుతున్నట్లు మీరు చూడవచ్చు వారిని టెంపరేచర్ పై ఆధారపడి ఉండే ఎంట్రోపీగా పిలవాలి ఇప్పుడు సిస్టమ్ లోపల టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఈక్విలిబ్రియం స్టేట్ లో మీకు తెలిస్తే ఎంట్రోపీ ద్వారా ప్రాతినిధ్యం వహించే సిస్టమ్ యొక్క కొన్ని లక్షణాలు ఉన్నాయని మీరు చూస్తారు ఇప్పుడు ఆ ఎంట్రోపీ అబ్సల్యూట్ జీరో లేదా తాత్కాలిక సెటప్ ప్రాసెస్లో మీకు తెలుస్తుంది ఇది అబ్సల్యూట్ జీరో వరకు సిస్టమ్ యొక్క ఎంట్రోపీ కాన్స్టాంట్ వాల్యూ కు తగ్గుతుందని మీరు చూస్తారు కాబట్టి ఇది ఏదో గుణాత్మకమైనదని మీకు తెలుసు మీకు తెలుసా కొన్ని దాని యొక్క లక్షణాలు మీకు తెలుసని సిస్టమ్ లు మారుతాయని మీకు తెలుసు మరియు ఈ టెంపరేచర్ దాని అబ్సల్యూట్ జీరో కి రీసెట్ అయినప్పుడు అది కాన్స్టాంట్ వాల్యూ కు చేరుకుంటుంది ఇప్పుడు అబ్సల్యూట్ జీరో వద్ద సిస్టమ్ యొక్క ఈ ఎంట్రోపీ సాధారణంగా జీరో కి దగ్గరగా ఉంటుంది ఆ సందర్భంలో పరిపూర్ణ క్రిస్టల్ యొక్క ఎంట్రోపీని జీరో గా పరిగణిస్తారు మరియు క్రిస్టల్ యొక్క టెంపరేచర్ కొన్ని స్ఫటికాల వంటి స్వచ్ఛమైన పదార్ధాల కోసం అబ్సల్యూట్ జీరో కి సమానంగా ఉంటుంది ఆ సందర్భంలో ఈ ఎంట్రోపీ జీరో అవుతుంది మీకు తెలిసిన అబ్సల్యూట్ జీరో మీకు తెలుసు అయితే ఇతర సందర్భాల్లో మీరు దాని అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ వద్ద ఈ ఎంట్రోపీ కాన్స్టాంట్ వాల్యూ అయిన ఒక స్పెసిఫిక్ వాల్యూ కు ప్రతిఘటిస్తుందని మీరు చూస్తారు మీరు నిజంగా ఆ అబ్సల్యూట్ జీరో ఎంట్రోపీని పొందలేరు అవి మీకు తెలియని నిజమైన సిస్టమ్ యొక్క ఏదైనా సిస్టమ్ లు అవి అబ్సల్యూట్ జీరో గా మార్చబడ్డాయి ఎందుకంటే అవి ఏమైనప్పటికీ అవి పున ప్రారంభించబడతాయి మీకు తెలుసు దాని యొక్క ఫ్రిక్షన్ ఎనర్జీ కదలిక మీకు తెలుసు మొలిక్యూల్స్ మీకు కొంత హీట్ ని ఇస్తాయి అక్కడ ఎనర్జీ కాబట్టి ఆ సందర్భాలలో ఈ టెంపరేచర్ జీరో కి లేదా దాదాపుగా జీరో కి దగ్గరగా ఉందని మీరు చూస్తారు ఈ ఎంట్రోపీ కాన్స్టాంట్ వాల్యూ అని మీరు గమనిస్తూ ఉంటారని మీరు చూడవచ్చు మరియు ఎంట్రోపీ వాస్తవానికి క్వాన్టిటేటీవీలి గా ఎలా అంచనా వేయబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ ఒకటి మీకు తెలిసిన గణితశాస్త్రం ఇక్కడ ప్రాతినిధ్యం ఇక్కడ చూపబడింది అంటే మీరు ఎంట్రోపీ చేంజ్ ను ఎలా లెక్కించవచ్చు మీరు చూసే కొద్ది మొత్తానికి హీట్ ఎనర్జీ ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ వద్ద ఎంట్రోపీ చేంజ్ ఆ టెంపరేచర్ వద్ద ఉంటుందని మీకు తెలుస్తుంది దాని టెంపరేచర్ వద్ద మీ హీట్ ని మార్చడం ద్వారా నిర్వచించబడింది కాబట్టి ఎంట్రోపీ అనేది ప్రాథమికంగా లక్షణాలు అని పిలువబడే ఫీజికల్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం యొక్క ఫీజికల్ మెజర్ అని మనం చూడవచ్చు సిస్టమ్ యొక్క కదలిక మరియు కన్ఫిగరేషన్ యొక్క మైక్రోస్కోపిక్ డిటైల్స్ గురించి ఆ సిస్టమ్ ఎలా మారుతుంది మీకు తెలిసిన మాక్రోస్కోపిక్ స్టేట్స్ మాత్రమే మీకు తెలిసినప్పుడు కాబట్టి మీకు తెలిసిన స్టేట్ ాల మాక్రోస్కోపిక్ యొక్క చేంజ్ ద్వారా మాత్రమే ఆ ఎంట్రోపీ యొక్క చేంజ్ ఉందని మేము గమనించవచ్చు అయితే ఈ ఫీజికల్ కార్యకలాపాల యొక్క మాక్రోస్కోపిక్ చేంజ్ ఉన్నప్పుడు ఈ ఎంట్రోపీ ప్రాథమికంగా జరుగుతుంది అవి లేదా మీరు కొన్ని లక్షణాలను చూడవచ్చు ఒకవేళ మీకు తెలిసినట్లుగా ఆ కణాల కదలిక ఉందని మీకు తెలిసి కూడా మీరు సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ను మార్చడం తెలుసు కాబట్టి అవి మైక్రోస్కోపిక్ గా మీరు ఈ చలన లేదా సిస్టమ్ కాన్ఫిగరేషన్ యొక్క ఈ మైక్రోస్కోపిక్ చేంజ్ కారణంగా ఎంట్రోపీ యొక్క చేంజ్ ఉంటుందని మీరు చూస్తారు మరియు ఆ మైక్రోస్కోపిక్ చేంజ్ ద్వారా మీరు నిజంగా కొలవలేరు కానీ మీరు మాత్రమే దానిని గ్రహించగలరు మీకు తెలిసిన సిస్టమ్ యొక్క మైక్రోస్కోపిక్ స్టేట్ చేంజ్ ద్వారా కాబట్టి థర్మోడైనమిక్స్ యొక్క రెండవ నియమం ప్రకారం లేదా మీకు తెలుసా లాస్ లేదా మీరు థర్మోడైనమిక్ PVR ను ఒక థియరిటికల్ చెప్పగలరు మరియు మీకు తెలుసా ఫిక్టీవ్ రివర్సిబుల్ హీట్ ట్రాన్స్పోర్ట్ హీట్ ట్రాన్స్ఫర్ చేయబడిన ఒకఎలిమెంట్ అని మేము చెప్పగలం డెల్టా Q అనేది టెంపరేచర్ యొక్క ఉత్పత్తి రెండూ సిస్టమ్ మరియు ఇంక్రిమెంట్ డెల్టాతో మన హీట్ సోర్సెస్ యొక్క డెస్టినేషన్ వేరియబుల్స్ను కలిపే సిస్టమ్ లు మరియు దీనిని ఎంట్రోపీ అంటారు కాబట్టి చూసే కాన్సెప్ట్ మీకు తెలిసిన ఎంట్రోపీ యొక్క గణిత ప్రాతినిధ్యం మీకు డెల్టా Q తెలిసినట్లుగా వ్యక్తీకరించబడిందని మీకు తెలుసు ఎందుకంటే T లోకి ds లోకి కూడా ఈ ఎంట్రోపీ మీకు యూనిట్ టెంపరేచర్ కు సిస్టమ్ ల హీట్ ఎనర్జీ యొక్క కొలత కావచ్చు అక్కడ ఉపయోగకరమైన పని చేయలేకపోతున్నారని మీకు తెలుసు ఈ సందర్భంలో ఈ పని మీకు తెలిసిన క్రమం నుండి పొందబడుతుంది లేదా మీరు ఆ మొలేక్యూలర్ మోషన్ యొక్క సాధారణ ఫ్యాషన్ను చూడవచ్చు మరియు ఇది మీకు తెలిసిన మొలేక్యూలర్ డిసార్డర్ లేదా మీకు తెలిసిన కొలత కావచ్చు అక్కడ సిస్టమ్ యొక్క రేన్ డమ్ కాబట్టి ఇది ప్రాథమికంగా మీకు తెలిసిన ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ వద్ద సరఫరా చేయబడిన హీట్ ఎనర్జీ ని మీకు తెలిసిన దాని ఆధారంగా పర్యావరణం మీకు ఎలా మారుతుందో మీకు తెలుసు మరియు ఇది మీకు తెలిసిన మొలేక్యూలర్ క్రమం లేదా డిసార్డర్ లేదా ఫ్యాషన్ యొక్క చేంజ్ కావచ్చు లేదా మీరు కొంత కాన్ఫిగరేషన్ చూడవచ్చు సిస్టమ్ ల కాబట్టి ఈ ఎంట్రోపీ ఎవరు అనేదాని ఆధారంగా మీరు కొలుస్తారు ఆ ఎనర్జీ పరిశీలన కోసం మీరు చూడగలిగే మరో ముఖ్యమైన థర్మోడైనమిక్ లక్షణాలు ఎంథాల్పీ ఇది సాధారణంగా మీకు తెలుసు ఇంటర్నల్ ఎనర్జీ ఎంతగా మారుతుందో మీకు తెలుస్తుంది మరియు మీకు సరఫరా తెలిస్తే లేదా మీరు కొంత ప్రెషర్ ని వర్తింపజేస్తే మరియు అక్కడ మీరు ఏదైనా సిస్టమ్ లు మారుతాయని మీకు తెలుసు ఆ చేంజ్ వల్ల లేదా అక్కడ ఉన్న హీట్ ఎనర్జీ వల్ల మీ ఎనర్జీ చేంజ్ మీకు తెలుస్తుందని మీరు చూస్తారు కాబట్టి దాని చేంజ్ మీకు తెలుసు మీకు సిస్టమ్ లు తెలుసు ఇంటర్నల్ ఎనర్జీ పరంగా మీకు ఎనర్జీ తెలుసు మరియు సిస్టమ్ ఎనర్జీ కూడా అవి మేము ఈ పదాన్ని మరియు మెరుగైన నాణ్యతను ఇప్పుడు ఎంథాల్పీగా నిర్వచించగలము ఈ ఎంథాల్పీని వాస్తవానికి గుణాత్మకంగా మరియు క్వాన్టిటిటేవ్లిగా కూడా క్వాలిటేటివ్ గా పిలుస్తారు ఇది ఒక సిస్టమ్ యొక్క థర్మోడైనమిక్ ప్రాపర్టీ అని చెప్పగలను అది కాని చేయగల ఎబిలిటీ కలిగి ఉంటుంది మెకానికల్ పని మరియు కొంత హీట్ ని విడుదల చేయగల ఎబిలిటీ లేదా ఎంథాల్పీ అనేది థర్మోడైనమిక్ సిస్టమ్ లోని ఎనర్జీ యొక్క కొలత అని మీరు చెప్పవచ్చు ఇది మీ సిస్టమ్ యొక్క మొత్తం హీట్ కంటెంట్కు సమానం కాబట్టి ఇది స్టేట్ విధి మరియు దాని వాల్యూ సిస్టమ్ యొక్క ప్రారంభ మరియు చివరి స్థితులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది మరియు క్వాన్టిటిటేవ్లి మేము ఈ ఎంథాల్పీని ఇంటర్నల్ ఎనర్జీ యొక్క మొత్తం మరియు ప్రెషర్ మరియు వాల్యూమ్ యొక్క ఉత్పత్తిగా నిర్వచించవచ్చు అప్పుడు మీకు థర్మోడైనమిక్ సిస్టమ్ తెలుసు ఇది ప్రాథమికంగా ఇంటర్నల్ ఎనర్జీ మరియు అక్కడి ఎయిర్ ఎనర్జీ యొక్క సమ్మేషన్ కాబట్టి మీకు తెలిసిన ఈ ఎంథాల్పీని H ద్వారా సూచించవచ్చు మరియు దీన్ని చేయవచ్చు స్లైడ్లలో ఇచ్చిన ఈ ఈక్వెషన్ ద్వారా దీనిని నిర్వచించవచ్చు ఇక్కడ H ఎంథాల్పీలో ఉంది మరియు U అనేది స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ మరియు PV అనేది ప్రెషర్ మరియు స్పెసిఫిక్ వాల్యూమ్ ఒక స్పెసిఫిక్ ఎంథాల్పీని ఇక్కడ నిర్వచించవచ్చు లేదా దీనిని H హెట్ ద్వారా సూచించవచ్చు కాబట్టి H హెట్ m ద్వారా H అవుతుంది అంటే యూనిట్ లిక్విడ్ అక్కడ ఉన్న ఎంథాల్పీ ఏమిటో మీకు తెలుస్తుంది ఇది స్పెసిఫిక్ ఎంథాల్పీగా పరిగణించబడుతుందని మీకు తెలుసు కాబట్టి ఇది స్పెసిఫిక్ ఎంథాల్పీని H ద్వారా m ద్వారా నిర్వచించవచ్చు H ఈ ఈక్వెషన్ కోసం m ద్వారా U ద్వారా m కు సమానం అవుతుంది కాబట్టి H ద్వారా m ద్వారా U కు m మరియు PV ద్వారా m కు సమానం కాబట్టి H ద్వారా m అనేది స్పెసిఫిక్ ఎంథాల్పీ మరియు ఈ U ద్వారా m ద్వారా మీరు సూచించబడతారు దీనిని స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ మరియు PV m అని పిలుస్తారు దీనిని మీరు PV హెట్ గా పరిగణించవచ్చు మరియు ఇది మీకు ప్రత్యేకమైనది సిస్టమ్ యొక్క వాల్యూమ్ కాబట్టి మనం ఇక్కడ ఈ ఈక్వెషన్ ద్వారా ఈ స్పెసిఫిక్ ఎంథాల్పీని సూచించవచ్చు ఇప్పుడు ఒక ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఆధారంగా ఒక స్పెసిఫిక్ ఎంథాల్పీ యొక్క ఈ కాలిక్యూలేషన్ కోసం ఒక ఉదాహరణ చేద్దాం ఇప్పుడు మీ క్రింద ఉన్న సిస్టమ్ కు ఒక స్పెసిఫిక్ పరిస్టేట్ తెలుసు అని మేము చెబితే ఎంథాల్పీ రేటు గంటకు 200 కిలో మోలాల మోలార్ ఎయిర్ రేటుతో ఎయిర్ ం ద్వారా రవాణా చేయబడుతుందని మీకు తెలుసు ఈ సందర్భంలో ఆ సిస్టమ్ యొక్క స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ఒక గ్యాసెస్ మరియు ఒక అట్మాస్ఫెరిక్ ం మీకు మోల్కు 3 79 కిలోజౌల్ తెలుసా మరియు స్పెసిఫిక్ మోలార్ వాల్యూమ్ ఇవ్వబడుతుంది అదే స్టేట్ లో ఉన్న మోల్కు 24 5 లీటర్ కాబట్టి ఈ సిస్టమ్ యొక్క ఈ కండిషన్ లో గంటకు 200 కిలోమీటర్ల ఎయిర్ ం చొప్పున ఈ ఎంథాల్పీ చేంజ్ ను రవాణా చేయడం మీకు తెలుస్తుంది దీనివల్ల మీకు ఇంటర్నల్ ఎనర్జీ మరియు ఈ ప్రెషర్ లేదా ఎయిర్ ఎనర్జీ తెలుసు మరియు మీకు తెలిసిన ఎంథాల్పీ రేటు మీరు లెక్కించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో స్పెసిఫిక్ ఎంథాల్పీ నిర్వచించబడిందని మీకు తెలుసు స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ యొక్క సమ్మేషన్ మరియు ఆ V ను V హెట్ లోకి తీసుకుంటుందని మీకు తెలుసు కాబట్టి ఈ ఈక్వెషన్ ప్రకారం మీరు ఈ సమస్యలో ఇచ్చిన ఈ ఇంటర్నల్ ఎనర్జీ ని సబ్స్టిట్యూషన్ చేస్తే స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ ఇవ్వబడుతుంది మరియు తరువాత ఈ ఎయిర్ ప్రెషర్ సబ్స్టిట్యూషన్ గా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని చదరపు మీటరుకు న్యూటన్కు మార్చాలి ఈ స్పెసిఫిక్ వాల్యూమ్ ఏమిటంటే ఇది ఇక్కడ ఇవ్వబడుతుంది స్పెసిఫిక్ వాల్యూమ్ 24 5 లీటర్ అప్పుడు మీరు దానిని మీటర్ క్యూబ్గా మార్చాలి ఒక మీటర్ క్యూబికల్ 1000 లీటర్ అని మాకు తెలుసు కాబట్టి ఈ వాల్యూమ్ యొక్క కన్వర్షన్ మోల్ కంటే 24 5 నుండి 1000 లీటర్కు సమానంగా ఉంటుంది మరియు ఒక అట్మాస్ఫెరిక్ ాన్ని మీటర్ స్క్వేర్కు న్యూటన్గా మార్చడానికి 1 01325 ను 10 గా గుణించడం ద్వారా 5 ఎనర్జీ కి సమానంగా ఉంటుంది చివరకు ఈ స్పెసిఫిక్ ఎంథాల్పీకి యూనిట్ మోల్కు జౌల్ అవుతుంది మరియు లెక్కింపు తర్వాత ఫైనల్ వాల్యూ అది మోల్కు 6 నుండి 72 46 వరకు వస్తోంది కాబట్టి మొత్తం ఎంథాల్పీ రవాణా రేటు మీకు తెలుసు ఇక్కడ ఈ ఈక్వెషన్ ద్వారా లెక్కించబడి మీకు ఎంథాల్పీ రవాణా రేటు తెలుసు అని చెప్పవచ్చు స్పెసిఫిక్ ఎంథాల్పీని మోలార్ రేటులోకి తెలుసుకోవడం మీకు కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ మోలార్ రేటు మీకు మార్చాలి ఇలా మీకు గంటకు 200 కిలోమోల్ ఇచ్చిన మొలారిటీలు ఉన్నాయని తెలుసు అప్పుడు మీరు మళ్ళీ 1000 లలో గుణించాలి మీకు గంటకు ఎక్కువ తెలుసు అని మీకు తెలుస్తుంది దాని వాల్యూ సబ్స్టిట్యూషన్ గా మీకు తెలుసు ఇక్కడ మీకు తెలిసిన అనేక మోల్స్ ఇది 6 నుండి 72 46 వరకు స్పెసిఫిక్ ఎంథాల్పీలో చివరకు మీరు ఇది మీకు గంటకు 9 జౌల్ ఎనర్జీ కి 1 25 నుండి 10 వరకు తెలుసు అది సెకనుకు 348 47 కిలోజౌల్లకు సమానం ఎథాల్పీ చేంజ్ యొక్క ఈ కాలిక్యూలేషన్ ఇక్కడికి ఎవరు చేరుతున్నారో మీకు తెలుసు ఆ ఇంటర్నల్ చేంజ్ ఆధారంగా ఎథాల్పీలో చేంజ్ సంభవించవచ్చు ఎందుకంటే పరిష్కారాలు మరియు రియాక్షన్స్ ఫేజ్ మిక్సింగ్లో టెంపరేచర్ చేంజ్ లో చేంజ్ మరియు ఈ ఎంథాల్పీని కూడా సున్నితమైన హీట్ గా పరిగణించవచ్చు ఇది ప్రాథమికంగా చేంజ్ లేనప్పుడు మెటీరియల్ యొక్క మీ తక్కువ టెంపరేచర్ ను పెంచడానికి ఒక హీట్ ట్రాన్స్పోర్ట్ మరియు ఈ సున్నితమైన హీట్ చేంజ్ ప్రాథమికంగా మీకు తెలిసిన మెటీరియల్ యొక్క ప్రాపర్టీ ని ఉపయోగించడం ద్వారా నిర్ణయించబడుతుంది కాన్స్టాంట్ ప్రెషర్ లేదా కాన్స్టాంట్ వాల్యూమ్ వద్ద స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ మరియు K ద్వారా మోల్కు జౌల్ లేదా డిగ్రీ సెల్సియస్ గ్రాముకు కేలరీలు అని మీకు తెలుసు కాబట్టి ఈ సందర్భంలో ఈ సున్నితమైన హీట్ ప్రాథమికంగా టెంపరేచర్ చేంజ్ కారణంగా ఒక రకమైన ఎంథాల్పీ మారుతుంది ఇప్పుడు ఆ ఎంథాల్పీ చేంజ్ లేదా సున్నితమైన హీట్ ని దాని ఆధారంగా లెక్కించవచ్చు మీకు టెంపరేచర్ చేంజ్ తెలుసు మరియు ఆ టెంపరేచర్ చేంజ్ మీకు దాని ఆధారంగా ఆ సున్నితమైన హీట్ ని ఇస్తుంది లైంగికంగా హీట్ చేయబడిన మెటీరియల్ ు ఎంతవరకు హీట్ చేయబడుతున్నాయో మీకు తెలుసు హీట్ ఎబిలిటీ లేదా ఆ మెటీరియల్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ కాబట్టి డెల్టా H మీకు తెలిసినంతవరకు మేము ఆ సున్నితమైన హీట్ ని లెక్కించగలము లేదా ఆ సందర్భంలో మీరు డెల్టా Q ని చూడవచ్చు అది CP కి సమానమైన dT లేదా ఈ సిపి కాన్స్టాంట్ ప్రెషర్ వద్ద ఉన్న స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ మరియు ఆ టెంపరేచర్ చేంజ్ ఆధారంగా ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ మీకు తెలుసని మీరు పొందవచ్చు కాన్స్టాంట్ వాల్యూమ్ వద్ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మీరు ఎలా తెలుసుకున్నారో కూడా మారుతోంది అది కూడా స్పెసిఫిక్ మెటీరియల్ కోసం తెలుసుకోవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ సందర్భంలో చాలా మెటీరియల్ కు స్పెసిఫిక్ హీట్ కెపాసిటి చాలా టెంపరేచర్ ఇక్కడ CP యొక్క వాల్యూ లు టెంపరేచర్ లో చేంజ్ యొక్క పరిధిని మారుస్తాయి మరియు టెంపరేచర్ యొక్క స్పెసిఫిక్ పరిధిలో టెంపరేచర్ కు సంబంధించి స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ మారుతుంది కాబట్టి దాని ప్రకారం మీకు తెలిసినది ఉంటుంది కాన్స్టాంట్ ప్రెషర్ కోసం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మరియు కాన్స్టాంట్ వాల్యూమ్లో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ లెక్కించడానికి మీకు ఒక పరస్పర సంబంధం ఉంది కాబట్టి ఇది టెంపరేచర్ పై ఆధారపడి ఉంటుందని మీకు తెలుసు కాని కాన్స్టాంట్ ప్రెషర్ వద్ద స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ కోసం ఇది మీకు సరళంగా ఉంటుంది ఇది సాధారణంగా టెంపరేచర్ యొక్క పోలీనామినల్ ఇక్వెషన్ అనుసరిస్తుంది మరియు ఈ CP ద్వారా వ్యక్తీకరించబడినట్లు మీకు తెలుస్తుంది ఇక్కడ T అనేది సంపూర్ణ టెంపరేచర్ లేదా కెల్విన్ మరియు a b c మరియు d లలో మీకు కాన్స్టాంట్ తెలుసు మరియు ఈ కాన్స్టాంట్ మెటీరియల్ పై ఆధారపడి ఉంటాయి లేదా మీరు గ్యాస్ లేదా లిక్విడ్ ం అని చెప్పవచ్చు కాన్స్టాంట్ వాల్యూమ్ వద్ద మెటీరియల్ కోసం స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ టెంపరేచర్ యొక్క లీనియర్ ఫంక్షన్ అని మీకు తెలుసు ఇక్కడ a మరియు b కూడా మీరు చెప్పగలిగే పదార్ధం లేదా పద్ధతి లేదా మెటీరియల్ యొక్క స్వభావాన్ని బట్టి స్థిరంగా ఉంటాయి మరియు మీ పాఠ్య పుస్తకం నుండి మీరు పొందగలిగే ఈ కో ఎఫిషియాంట్ మీకు తెలిసిన భిన్నమైన వాటి కోసం అనుబంధంలో ఇవ్వబడ్డాయి వాల్యూ ఎలా ఉంటుందో మెటీరియల్ ు కాన్స్టాంట్ ప్రెషర్ మరియు వాల్యూమ్ కోసం స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ కోసం a b c మరియు a మరియు b ఒక అట్మాస్ఫెరిక్ ప్రెషర్ వద్ద నత్రజని గ్యాసెస్కు ఉదాహరణగా డిగ్రీకి మోల్కు నత్రజని గ్యాసెస్ కిలోజౌల్స్ యొక్క ఈ స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ సెల్సియస్ ఇక్కడ స్లైడ్లలో ఇవ్వబడింది ఇది a b c ఇవి ఎలా ఉన్నాయో చూడండిa b c మరియు కాన్స్టాంట్ ప్రెషర్ వద్ద ఈ స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ కోసం d వాల్యూ కాబట్టి తదనుగుణంగా మీరు ఈ a b c మరియు d కో ఎఫిషియాంట్ ఇతర గ్యాసెస్లతో ఇతర మెటీరియల్ తో కూడా మారుతూ ఉంటారని చెప్పవచ్చు కాబట్టి మీరు దానిని పాఠ్య పుస్తకం నుండి తెలుసుకోగలిగిన వారు అనుబంధంలో ఇవ్వబడ్డారు ఇప్పుడు ఆదర్శ గ్యాసెస్ల కోసం కాన్స్టాంట్ ప్రెషర్ వద్ద స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ మరియు కాన్స్టాంట్ వాల్యూమ్లో ఒక స్పెసిఫిక్ ఎబిలిటీ మీకు తెలిసిన వాటి మధ్య ఒక స్పెసిఫిక్ సంబంధం ఉంటుందని మీరు చూస్తారు కాబట్టి ఇక్కడ మీకు తెలిసినట్లుగా వ్యక్తీకరించబడిన ఈ సంబంధం CP CV R కు సమానంగా ఉంటుంది ఇక్కడ R అని పిలుస్తారు యూనివర్సల్ గ్యాసెస్ కాన్స్టాంట్ లిక్విడ్ లు మరియు సాలిడ్ మెటీరియల్ కోసం కొప్ యొక్క నియమం ప్రకారం CP దాదాపుగా CVకి సమానంగా ఉంటుంది ఈ CP వాటి మొలేక్యూలర్ కంపొజిషన్ ఆధారంగా ఒక స్పెసిఫిక్ మెటీరియల్ కోసం అంచనా వేయబడుతుంది ఇప్పుడు మిక్శ్చర్ కోసం స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ ఏదైనా కెమికల్ ఇంజనీరింగ్ ఆపరేషన్ కోసం చూస్తుందని మీరు ఎలా తెలుసుకోగలుగుతారో మీరు చూస్తారు మీకు మిక్శ్చర్ గా తెలిసి ఉంటుంది లేదా మీకు తెలిసిన ఉత్పత్తిని కలిగి ఉండటానికి ఇది ప్రాసెస్ చేస్తోంది అలాంటప్పుడు ఆ మిక్శ్చర్ యొక్క స్పెసిఫిక్ ఎబిలిటీ ఏమిటో మీరు కనుగొనాలి కాబట్టి మొత్తం ఈ ఎబిలిటీ దాని ఇండివిడ్యుఅల్ కంపోనెంట్స్ నుండి మారుతున్నందున మీరు నిర్వచించవలసి ఉంటుంది మరియు వేర్వేరు కంపోనెంట్స్ మిక్శ్చర్ ఉన్నందున మరియు ఇది వేర్వేరు యూనిట్ల స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కలిగి ఉంటుంది కానీ మీకు తెలిసిన అన్ని కంపోనెంట్స్ యొక్క స్పెసిఫిక్ ఎబిలిటీ గాలికి నేరుగా జోడించలేము ఇది మిక్శ్చర్ లోని అన్ని కంపోనెంట్స్ మోల్ ఫ్రాక్షన్ పై కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మొత్తం స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ ఆ స్వచ్ఛమైన మెటీరియల్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ యొక్క సమ్మేషన్ అని మీరు నిర్వచించగలరు కాబట్టి ఇక్కడ స్లైడ్లో ఇచ్చిన విధంగా ఈ ఈక్వెషన్ ద్వారా గణితశాస్త్రంలో అలాగే ఉంచవచ్చు అప్పుడు CP ప్రత్యేక టెంపరేచర్ వద్ద ఉంటుంది ఇక్కడ xi ని భాగం i యొక్క మోల్ భిన్నం అని పిలుస్తారు మరియు Cpi అనేది స్పెసిఫిక్ భాగం యొక్క కాన్స్టాంట్ ప్రెషర్ వద్ద స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ అదేవిధంగా మిక్శ్చర్ కోసం కాన్స్టాంట్ వాల్యూమ్లో మీకు ఒక స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ తెలుసని మీరు వ్యక్తీకరించవచ్చు మరియు ఈ మొత్తం హీట్ ఎబిలిటీ మీకు మళ్ళీ వ్యక్తీకరించబడిందని మీకు తెలుస్తుంది ఈ సందర్భంలో xi అంటే మిక్శ్చర్ లోని ఆ కంపోనెంట్స్ యొక్క మోల్ భిన్నం మరియు CV అనేది కాన్స్టాంట్ వాల్యూమ్లో స్పెసిఫిక్ కంపోనెంట్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ మీ సూచిక నేను అన్నింటికన్నా ఉంటుంది మీకు తెలుసా మిక్శ్చర్ యొక్క అన్ని కంపోనెంట్స్ పై మరియు ఉత్తేజితమైంది మాస్ ఉత్పత్తి లేదా అది మీ లెక్క ప్రకారం మోల్ ఫ్రాక్షన్ కావచ్చు ఇప్పుడు టెంపరేచర్ ఫలితంగా ఎంథాల్పీ చేంజ్ లో వాస్తవానికి దీన్ని ఎలా లెక్కించవచ్చు టెంపరేచర్ ఎప్పుడు మార్చబడుతుందో అప్పుడు ఎంథాల్పీ కూడా ఎలా మార్చబడుతుంది మరియు ప్రాథమికంగా ఎలా లెక్కించబడుతుంది అనేక పద్ధతులు ఉన్నాయి మీకు తెలుసా ఈ ఎంథాల్పీని లెక్కించండి అనే దాని ఆధారంగా మీరు ఒక స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ అని మీకు తెలిస్తే ఒక స్పెసిఫిక్ మెటీరియల్ యొక్క ఈ స్లైడ్లో ఇచ్చిన ఈ ఈక్వెషన్ ద్వారా రిఫరెన్స్ టెంపరేచర్ నుండి టెంపరేచర్ వ్యత్యాసం ఆధారంగా ఈ ఎంథాల్పీ చేంజ్ ను లెక్కించవచ్చు ఇక్కడ డెల్టా H CP లోకి T మైనస్ Treference లోకి సమానంగా ఉంటుంది ట్టెంపరేచర్ Treference యొక్క ఫైనల్ టెంపరేచర్ T మరియు కాన్స్టాంట్ ప్రెషర్ వద్ద దాని స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ యొక్క ఫీజికల్ ప్రాపర్టీ ని మీకు తెలిస్తే మరియు ఆ మెటీరియల్ మోల్ లేదా లిక్విడ్ కావాలనుకుంటే మీరు సులభంగా ఎంథాల్పీని లెక్కించవచ్చు దాని రిఫరెన్స్ టెంపరేచర్ నుండి ఈ టెంపరేచర్ చేంజ్ ఆధారంగా చేంజ్ మరియు ఇది మీకు తెలిసిన వాటిలో వ్యక్తీకరించవచ్చు ఇంటెగ్రల్ ఫామ్ కూడా ఈ ఇంటెగ్రల్ ఫామ్ ఆధారంగా మనం ఇక్కడ వ్రాయవచ్చు డెల్టా H డాట్ ఇది CP dT యొక్క m డాట్ ఇంటిగ్రేషన్కు సమానం ఇక్కడ ఈ సందర్భంలో CP టెంపరేచర్ యొక్క ఫంక్షన్ కాబట్టి ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ పరిధిలో మీరు అతని తర్వాత నేరుగా పొందగలిగే ఎంథాల్పీ చేంజ్ ఏమిటి మీకు కాన్స్టాంట్ టెంపరేచర్ వద్ద స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ యొక్క పనితీరు తెలుసు టెంపరేచర్ మరియు అక్కడ ఉన్న మెటీరియల్ మొత్తంతో గుణించాలి కాబట్టి ఈ ఈక్వెషన్ ద్వారా మీరు ఎంథాల్పీ చేంజ్ తో సులభంగా లెక్కించవచ్చు ఆ CP టెంపరేచర్ తో మారుతుంటే ఇప్పుడు ఆ CP టెంపరేచర్ లో చేంజ్ ల పరిధికి CP వాల్యూ లు మారుతూ ఉండే టెంపరేచర్ చాలా మెటీరియల్ కాలం అని మీకు తెలుసు కాబట్టి ఆ CP యొక్క ఈ కార్యాచరణను దీని ద్వారా వ్యక్తీకరించవచ్చు మీకు ఫంక్షన్ T యొక్క పోలీనామినల్ ఈక్వెషన్ తెలుసు కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్ఛేంజర్ రూపంలో 20 డిగ్రీల సెల్సియస్ నుండి 80 డిగ్రీల సెల్సియస్ వరకు హీట్ చేసిన సెకనుకు 100 గ్రాముల బ్రైన్ సొల్యూషన్స్ లో చేంజ్ ఏమిటో మీరు లెక్కించాల్సిన అవసరం ఉందా కాన్స్టాంట్ ప్రెషర్ వద్ద సగటు హీట్ ఎబిలిటీ కిలోకు 3 12 కిలోజౌల్ కాబట్టి ఈ సందర్భంలో మీరు టెంపరేచర్ చేంజ్ ను ఖచ్చితంగా తెలుసుకోవాలి మరియు మీరు మొదట అక్కడ క్యాష్ ఫ్లో రేటును లెక్కించాలి ఆపై మీకు తెలిసిన స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ ఏమిటంటే ఇది స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ ఆ టెంపరేచర్ యొక్క పరిధిలో స్థిరంగా ఉంటే మీకు ప్రత్యక్షంగా మీకు తెలుసు ఆ కాన్స్టాంట్ వాల్యూ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మీకు తెలుసని ఉపయోగించుకోండి లేకపోతే మీరు ఇంతకు మునుపు ఇచ్చిన స్పెసిఫిక్ ఎబిలిటీ యొక్క ఫంక్షనాలిటీ తెలుసుకోవాలి మరియు ఆ CP వాల్యూ ను ఆ టెంపరేచర్ పరిధిలో సబ్స్టిట్యూషన్ చేసిన తరువాత ఇక్కడ 20 డిగ్రీల సెల్సియస్ నుండి 80 డిగ్రీల సెల్సియస్ వరకు ఇవ్వబడుతుంది అప్పుడు మీ రేటుతో ఎంథాల్పీ చేంజ్ సెకనుకు 18 72 కిలోజౌల్స్ తెలుసు అని మీకు తెలుసు కాబట్టి ఈ విధంగా స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ ఒక స్పెసిఫిక్ పరిధిలో మారుతుంటే ఈ ఎంథాల్పీ చేంజ్ ఎలా ఉంటుందో మీరు నిజంగా లెక్కించవచ్చు అలాగే థర్మోడైనమిక్స్ యొక్క రెండవ నియమం ప్రకారం మీరు సిస్టమ్ లోకి కొంత హీట్ ఎనర్జీ ని సరఫరా చేస్తే ఇంటర్నల్ ఎనర్జీ యొక్క చేంజ్ ఉంటుందని మీరు చూడవచ్చు అలాంటప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ లో మళ్లీ చేంజ్ అనేది కాన్స్టాంట్ వాల్యూమ్లో హీట్ కెపాసిటీ మీకు తెలుసు మరియు ఆ హీట్ ఎబిలిటీ మళ్లీ అక్కడ టెంపరేచర్ యొక్క పని అవుతుంది కాబట్టి దాని ప్రకారం ఆ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ను పొందడానికి మీరు ఈ ఈక్వెషన్ ద్వారా ఈ క్రింది విధంగా హీట్ ఎబిలిటీ ద్వారా లిక్విడ్ గుణించాలి ఇప్పుడు ఈ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ కు కూడా ఒక ఉదాహరణ చేద్దాం ఈ సందర్భంలో 200 కిలోల లిక్విడ్ ాన్ని కలిగి ఉన్న క్లోజ్డ్ రిజిడ్ నౌకను 20 డిగ్రీల సెల్సియస్ నుండి 150 డిగ్రీల సెల్సియస్ వరకు హీట్ చేస్తే ఈ సందర్భంలో మీరు ఈ ప్రయోజనం కోసం అవసరమైన హీట్ ని లెక్కించవలసి ఉంటుంది లిక్విడ్ యొక్క కాన్స్టాంట్ వాల్యూమ్ హీట్ కెపాసిటీ ఈ స్పెసిఫిక్ మెటీరియల్ కోసం ఇక్కడ కింది సంబంధం ద్వారా ఇవ్వబడుతుంది ఈ సందర్భంలో క్లోజ్డ్ సిస్టమ్ కోసం సాధారణ ఎనర్జీ బ్యాలన్స్ తో ఎటువంటి చేంజ్ లేదుకైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ లో కూడా చేంజ్ లేదు అక్కడ కదిలే భాగం లేదు కాబట్టి ఆ సందర్భంలో మీరు సిస్టమ్లో షాఫ్ట్ పని ఉండదని చెప్పవచ్చు సిస్టమ్ అందుకున్న వేస్సల్ అక్కడ లిక్విడ్ స్థిరంగా ఉంటుందని చెప్పగలను కాబట్టి దాని ప్రకారం మీకు తెలిసిన ఈ విషయాన్ని మేము వ్రాయగలము Q వలె ఎనర్జీ బ్యాలన్స్ ఈక్వెషన్ డెల్టా U కి సమానంగా ఉంటుంది మరియు ఈ డెల్టా డెల్టా U ఇక్కడ ఈ ఈక్వెషన్ ఆధారంగా లెక్కించబడుతుంది దాని ప్రకారం టెంపరేచర్ కు సంబంధించి ఒక స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ చేంజ్ మీకు తెలుసు కాబట్టి కాన్స్టాంట్ వాల్యూమ్లో హీట్ కెపాసిటీ సబ్స్టిట్యూషన్ చేసి 20 డిగ్రీ 250 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ పరిధిలో అనుసంధానించిన తరువాత మీరు ఈ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ను 24312 కిలోజౌల్గా పొందవచ్చు ఇప్పుడు ఆదర్శ మిక్శ్చర్ యొక్క ఎంథాల్పీని ఎలా లెక్కించాలో మీరు గుర్తుంచుకోవాలి ఒక ఆదర్శ మిక్శ్చర్ కోసం మిక్సింగ్ యొక్క ఎంథాల్పీ జీరో అవుతుంది ఈ సందర్భంలో మిక్సింగ్ కూడా ఎంథాల్పీలో చేంజ్ కు దోహదం చేయకపోతే మిక్శ్చర్ యొక్క స్పెసిఫిక్ ఎంథాల్పీ మిశ్రమ కంపోనెంట్స్ ఎంథాల్పీ మొత్తానికి సమానం కానీ షరతు ఏమిటంటే మిక్సింగ్ ఎంథాల్పీలో చేంజ్ కు దోహదం చేయకపోతే మనం ఈ మిశ్రమాన్ని ఎంథాల్పీగా సూచించవచ్చు ఇక్కడ xi అనేది మిక్శ్చర్ లోని ఆ కంపోనెంట్స్ మోల్ లేదా లిక్విడ్ ఫ్రాక్షన్ మరియు xiఅనేది ఎంథాల్పీ ఇది స్పెసిఫిక్ భాగం వైపు స్పెసిఫిక్ ఎంథాల్పీ ఈ సందర్భంలో మిక్శ్చర్ ఆదర్శంగా ప్రవర్తిస్తుందనే దాదాపు ఎల్లప్పుడూ గ్యాసెస్ల మిశ్రమాలకు బాగా పనిచేస్తుంది మరియు జాతులు మిక్శ్చర్ గా ఉన్నప్పుడు లేదా కెమికల్ అరోమాటిక్ స్పీసీస్కు సమానమైన సాస్లు లేదా మీ హైడ్రోకార్బన్లను నడిపించేటప్పుడు లిక్విడ్ మిక్శ్చర్లకు కూడా ఇది బాగా పనిచేస్తుంది నాన్ ఐడీఎల్ మిక్శ్చర్ యొక్క ఎంథాల్పీ కూడా మీకు తెలుసు ఎందుకంటే మిశ్రమాలు నిజమైన అప్లికేషన్ లో ఎక్కడా అనువైనవి కావు దీనికి కారణం రెండు లేదా అంతకంటే ఎక్కువ స్పీసీస్ మిక్శ్చర్ మొలేక్యూలర్ ఇంటరాక్షన్ తో అనుభవించే మొలేక్యూలర్ ఇంటరాక్షన్ చర్యలను మారుస్తుంది అందువల్ల ఇంటర్నల్ ఎనర్జీ చేస్తుంది మరియు అందువల్ల మీరు ఎంథాల్పీ యొక్క చేంజ్ ఉంటుందని మరియు ఆదర్శేతర మిక్శ్చర్ కోసం చెప్పవచ్చు ఆ మిక్శ్చర్ యొక్క ఎంథాల్పీ చేంజ్ ఆ మిక్శ్చర్ యొక్క స్పెసిఫిక్ ఎంథాల్పీ చేంజ్ వద్ద పునరావృతమవుతుంది అతను మారిన మిక్శ్చర్ యొక్క స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ ని మీకు తెలుసు మీకు తెలిసినట్లుగా ఆ మిక్శ్చర్ కోసం ఆ ఫ్లో వర్క్ లేదా ఫ్లో ఎనర్జీ ని ఎలా మార్చవచ్చో మీకు తెలుసు స్లైడ్లలో ఇవ్వబడిన ఈ ఈక్వెషన్ ద్వారా మేము వ్యక్తీకరించవచ్చు ఈ సందర్భంలో ఈ మిక్శ్చర్ యొక్క వాల్యూమ్ యొక్క చేంజ్ మీకు భిన్నంగా ఉంటుందని చాలా ఆసక్తికరంగా ఉంటుంది ప్రతి వర్గాల ఆధారంగా ఇండివిడ్యుఅల్ కంపోనెంట్స్ వాల్యూమ్ చేంజ్ యొక్క సమ్మేషన్ మీకు తెలుసు కాబట్టి ఈ సందర్భంలో కాబట్టి అలా చేయడం చాలా ముఖ్యం ఆ మిక్శ్చర్ యొక్క వాల్యూమ్ ఎలా మార్చబడుతుందో ప్రత్యేకించి ఆ మిక్శ్చర్ యొక్క వాల్యూమ్ వ్యక్తి యొక్క చేంజ్ ఉంటే ఆ కంపోనెంట్స్ యొక్క స్పెసిఫిక్ వాల్యూమ్ మార్చబడుతుందని మీకు తెలుసు మరియు ఆ సందర్భంలో స్పెసిఫిక్ మిశ్రమ వాల్యూమ్ అయిన మొత్తం మిశ్రమ వాల్యూమ్ మీకు తెలిసిన వాటిని తీసివేయాలి మీకు తెలుసా మీకు తెలిసినది ఆ కంపోనెంట్స్ వాల్యూమ్ ఈ విషయంలో మీరు 2 జాతులు కలిసినప్పుడు వాల్యూమ్లో కూడా చేంజ్ ఉండవచ్చునని గుర్తుంచుకోవాలి ఈ సందర్భంలో మిక్శ్చర్ B యొక్క చివరి వాల్యూమ్ కలిసి ఉన్న కంపోనెంట్స్ వాల్యూమ్ మొత్తానికి సమానం కాదు కాబట్టి ఇక్కడ గమనించడం చాలా ముఖ్యం ఇక్కడ ఒక ఉదాహరణ చేద్దాం 70 మోల్స్ శాతం అసిటోన్ మరియు 30 మోల్స్ శాతం బెంజీన్ లిక్విడ్ మిక్స్చర్ గంటకు 1000 కిలో మోల్స్ 10 డిగ్రీల సెల్సియస్ నుండి 50 డిగ్రీల సెల్సియస్ వరకు హీట్ చేయబడతాయి మరియు షెల్ మరియు ట్యూబ్ హీట్ ఎక్స్ఛేంజర్లో ఆవిరిని ఉపయోగించి ఈ సందర్భంలో హీటింగ్ మాధ్యమం మీరు అసిటోన్ మరియు బెంజీన్ మిక్శ్చర్ యొక్క స్పెసిఫిక్ ఎంథాల్పీలో చేంజ్ లను లెక్కించాలి ఈ మిక్శ్చర్ లో 70 అసిటోన్ మరియు 30 బెంజీన్ ఉంటాయి అసిటోన్ మరియు బెంజీన్లలో ఎక్కువ భాగం ఏమిటో మీరు మొదట తెలుసుకోవాలి ఎందుకంటే మొత్తం మొత్తం మీకు తెలుసు మీకు తెలిసినట్లుగా మీకు ఇవ్వబడింది 1000 మోల్స్ కిలోమోల్స్ కాబట్టి ఆ సందర్భంలో అసిటోన్ యొక్క మోల్స్ 700 కిలోమోల్కు సమానంగా ఉంటుంది బెంజీన్ యొక్క మోల్స్ 300 కిలోమోల్కు సమానంగా ఉంటుంది మిక్శ్చర్ యొక్క స్పెసిఫిక్ ఎథాల్పీ యొక్క చేంజ్ ను స్లైడ్స్లో ఇక్కడ వ్రాయవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మేము ఇండివిడ్యుఅల్ కంపోనెంట్స్ యొక్క ఎక్కువ వర్గాలను సబ్స్టిట్యూషన్ చేస్తే మరియు ఎథాల్పీ ఇండివిడ్యుఅల్ కంపోనెంట్స్ యొక్క స్పెసిఫిక్ ఎంథాల్పీ చేంజ్ మీకు తెలుసు మొత్తం మీకు మిక్శ్చర్ యొక్క స్పెసిఫిక్ ఎథాల్పీ యొక్క చేంజ్ మీకు తెలుసు కాబట్టి ఇక్కడ వ్రాయవచ్చు మీకు తెలిసిన 0 7Cpacetone హెట్ 0 3 ఇక్కడ Cpbenzene ఈక్వెషన్ 10 డిగ్రీల సెల్సియస్ 50 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వరకు Cpmix dT కి తెలుసు ఇప్పుడు మీరు Cpmix మిక్స్ ఈ ఈక్వెషన్ ద్వారా ఇచ్చిన మిక్శ్చర్ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కలిగి ఉండాలి ఆపై Cpacetone అసిటోన్ను ఈ ఈక్వెషన్ ఆధారంగా లెక్కించవచ్చు మరియు Cpbenzene బెంజీన్ ఈ ఈక్వెషన్ ఆధారంగా లెక్కించవచ్చు ఆపై అసిటోన్ మరియు బెంజీన్ యొక్క హీట్ కెపాసిటీ సబ్స్టిట్యూషన్ చేసిన తరువాత మరియు రి ఆరేంజింగ్ తరువాత మనం Cpmix పొందవచ్చు మిక్స్ దీనికి సమానంగా ఉంటుంది మరియు తరువాత ఈ Cpmix సబ్స్టిట్యూషన్ ఆ సమగ్ర రూపంలో కలపండి దీని యొక్క ఇంటిగ్రేషన్ మరియు సబ్స్టిట్యూషన్ తరువాత మీకు తెలుసు ఈ 10 నుండి 50 డిగ్రీల సెల్సియస్ పరిమితి మరియు చివరకు మీరు ఈ మోల్కు 5200 పొందవచ్చు కాబట్టి ఈ విధంగా మిక్శ్చర్ యొక్క స్పెసిఫిక్ ఎంథాల్పీ చేంజ్ ఏమిటో మనం లెక్కించవచ్చు అదేవిధంగా ఈ సందర్భంలో మిక్శ్చర్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ యొక్క చేంజ్ ను మనం లెక్కించవచ్చు మిక్సింగ్ ప్రోసెస్ లు ఇది ఇంటర్నల్ ఎనర్జీ ఎనర్జీ మీకు తెలుసా మిక్శ్చర్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ని గుర్తుచేసే మిశ్రమ మొత్తం అక్కడ కలిపిన జాతులు ఈ విధంగా మీరు ఇక్కడ స్లైడ్ల ఈక్వెషన్ గా ఇవ్వవచ్చు ఈ సందర్భంలో Ui హెట్ అనేది స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ పాపులర్ స్పీసీస్ దీని ఫ్రాక్షన్ మీకు తెలిసినట్లుగా ఇవ్వబడతాయి xi కాబట్టి ఈ ఈక్వెషన్ నుండి మీరు మిక్శ్చర్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ను సులభంగా లెక్కించవచ్చు అదేవిధంగా ఎథాల్పీ లెక్కింపు మీకు తెలిసిన దాని ఆధారంగా హీట్ ఒక పరిష్కారాన్ని ఎలా మారుస్తుందో మీకు తెలుసని మీరు వ్యక్తీకరించవచ్చు దీనిని సొల్యూషన్స్ యొక్క హీట్ లేదా సొల్యూషన్స్ యొక్క ఎంథాల్పీ అని పిలుస్తారు కాబట్టి మిక్సింగ్ యొక్క ఎంథాల్పీలు తరచూ సొల్యూషన్స్ యొక్క హీట్ పరంగా వ్యక్తీకరించబడతాయి ఇది ఎంథాల్పీలో చేంజ్ కాన్స్టాంట్ టెంపరేచర్ వద్ద లిక్విడ్ సొల్యూషన్స్ యొక్క సొల్యూషన్స్ చొప్పించిన మోల్స్ యొక్క ఒక మోల్ను కరిగించడం వలన సంభవిస్తుంది ఇప్పుడు ఈ సందర్భంలో ఒక సొల్యూషన్స్ కరిగేటప్పుడు మరియు అనంతంగా ఉన్నప్పుడు సొల్యూషన్స్ యొక్క హీట్ లో పెద్ద మొత్తంలో సొల్యూషన్స్ పరిమితం చేసే వాల్యూ కు చేరుకుంటుంది దీనిని అనంతమైన పలుచన వద్ద సొల్యూషన్స్ యొక్క హీట్ అంటారు మీరు కొన్నిసార్లు మీరు ఎథాల్పీ చేంజ్ ను కూడా లెక్కించవలసి ఉంటుంది కాని మీలాంటి స్టేట్ చేంజ్ ఉంటుంది మీకు తెలిసిన లిక్విడ్ వాటర్ కాగితంగా మారుతుందని అనుకుందాం కాబట్టి ఆ సందర్భంలో మీలో చేంజ్ ఏమిటో మీకు తెలుస్తుంది అది కన్వర్షన్ చేసేటప్పుడు మీకు లిక్విడ్ ం నుండి కాగితం వరకు ఫేజ్ తెలుసు లేదా కొన్నిసార్లు సాలిడ్ ంగా మీకు తెలుస్తుంది లిక్విడ్ ంగా ఉంటుంది అప్పుడు మీ నుండి ఎంథాల్పీ యొక్క చేంజ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు సాలిడ్ నుండి లిక్విడ్ కి ఒక ఫేజ్ చేంజ్ అదేవిధంగా గ్యాసెస్ల నుండి లిక్విడ్ ానికి మారుతున్నప్పుడల్లా మీరు లెక్కించాల్సిన ఆ ఎంథాల్పీ ఎలా మారుతుందో కాబట్టి ఈ సందర్భంలో మీరు మీ సిస్టమ్ యొక్క స్టేట్ ని మార్చవచ్చని గుర్తుంచుకోవాలి ఉదాహరణకు దాని టెంపరేచర్ ను పెంచడం ద్వారా లేదా సిస్టమ్ యొక్క దాని కూర్పు లక్షణాలను మార్చడం ద్వారా సిస్టమ్ యొక్క ప్రారంభ మరియు చివరి స్థితులపై ఆధారపడి ఉంటుంది కాని కాదు స్టేట్ లక్షణంగా సూచించబడిన ప్రారంభ నుండి చివరి స్టేట్ కి చేంజ్ ను గ్రహించడానికి ఉపయోగించే పద్ధతిలో ఈ సందర్భంలో మీకు తెలిసిన బార్ ఫేజ్ ఒక ఫేజ్ నుండి మరొక ఫేజ్ కు మారుతుంది మీకు తెలిసిన సంబంధిత ఎంథాల్పీ మీకు తెలుసా ఇక్కడ లేటెంట్ హీట్ వలె పరిగణించబడుతుంది మీకు తెలిసిన వేపరైజెషన్ మరియు లిక్విడ్ ీభవన చేంజ్ లు సరిపోతాయి ఇంటర్నల్ ఎనర్జీ మరియు ఎంథాల్పీలో పెద్ద చేంజ్ లు మరియు ఆ సందర్భంలో ఆ హీట్ యొక్క చేంజ్ లేదా ఆ ఇంటర్నల్ ఎనర్జీ యొక్క చేంజ్ ఏమిటో మీకు తెలుస్తుంది మరియు ఆ హీట్ మీకు చేంజ్ తెలుసు మరియు ఇది మీకు ఎంథాల్పీ చేంజ్ యొక్క ఫలితాన్ని ఇస్తుంది దాన్ని మార్చడానికి కాన్స్టాంట్ టెంపరేచర్ మీకు ఫేజ్ నుండి మరొకదానికి తెలుసు కాబట్టి ఆ ఫేజ్ యొక్క చేంజ్ యొక్క హీట్ ని లాటెంట్ హీట్ అని మీకు తెలుసు వేపరైజెషన్ యొక్క వివిధ రకాల లేటెంట్ హీట్ ఉన్నాయి లిక్విడ్ ాన్ని ఆవిరి చేయడానికి వాస్తవానికి ఇది అవసరం ఇది ఒక సాలిడ్ హీట్ ని కరిగించడానికి అవసరమైన సాలిడ్ మెటీరియల్ కరిగించడానికి అవసరం కాబట్టి వేపరైజెషన్ యొక్క ఈ లేటెంట్ హీట్ కలయిక యొక్క లేటెంట్ హీట్ సబ్లిమేషన్ యొక్క లేటెంట్ హీట్ ఇది ప్రాథమికంగా కాన్స్టాంట్ టెంపరేచర్ వద్ద ఒక ఎంథాల్పీ చేంజ్ టెంపరేచర్ చేంజ్ మీలో చేంజ్ ఉన్నప్పుడు దాని అసలు నుండి మరొక ఫేజ్ కు తెలుసు ఇప్పుడు లేటెంట్ హీట్ సాధారణంగా ప్రెషర్ మరియు టెంపరేచర్ యొక్క పని అయితే అప్పుడు టెంపరేచర్ పై తరువాత ప్రెషర్ పై మరింత బలంగా ఆధారపడి ఉంటుంది అందువల్ల ఫేజ్ చేంజ్ తో సంబంధం ఉన్న హీట్ ని లెక్కించేటప్పుడు ఆ కాలిక్యూలేషన్ కోసం ఉపయోగించిన లేటెంట్ హీట్ వాల్యూ ను నిర్ధారించడం చాలా ముఖ్యం అని మేము చెప్పగలం అది వాస్తవ టెంపరేచర్ కోసం లేదా ఈ ఫేజ్ ట్రాన్సఫర్మేషన్ సంభవిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో వేపరైజెషన్ యొక్క లేటెంట్ హీట్ 30 డిగ్రీల సెంటీగ్రేడ్లో లేదా 30 డిగ్రీల సెల్సియస్లో 100 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్నట్లుగా ఉండదని గుర్తుంచుకోండి కాబట్టి 30 డిగ్రీల సెల్సియస్ వద్ద వేపరైజెషన్ యొక్క లేటెంట్ హీట్ 100 డిగ్రీల సెల్సియస్తో సమానం కాదని మీరు చూడవచ్చు ఇప్పుడు కొన్నిసార్లు మీరు స్పెసిఫిక్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రోసెస్ లో ఒక ప్రాసెస్ యూనిట్ ఉంటుందని మరియు ఆ ప్రాసెస్ యూనిట్ అనేక ఇన్పుట్ మరియు అనేక అవుట్పుట్ స్ట్రీమ్లను కలిగి ఉంటుందని మీరు చూస్తారు ఇప్పుడు ఒక స్పెసిఫిక్ స్ట్రీమ్స్ ఆ కంపోనెంట్స్ మిక్శ్చర్ ఉంటుంది మరియు మీకు తెలిసిన కంపోనెంట్స్ ు ఇన్లెట్ కావచ్చు మరియు ఆ కంపోనెంట్స్ ు అవుట్లెట్ స్ట్రీమ్స్ కూడా ఉండవచ్చు కొన్నిసార్లు ఫీజికల్ కార్యకలాపాలపై ఎటువంటి ప్రతిచర్య లేకపోతే ఫీజికల్ ఆపరేషన్ తర్వాత కంపోనెంట్స్ ు ఉంటాయని మీకు తెలిసిన ఇన్లెట్ స్ట్రీమ్లో ఉండండి కొన్ని అవాంఛిత విషయాలు మీకు తెలిసి ఉండవచ్చు లేదా ఉపయోగించని మీకు తెలిసిన కంపోనెంట్స్ ు కూడా అవుట్లెట్ స్ట్రీమ్లలో ఉంటాయని మీకు తెలుసు కాబట్టి ఆ అనేక కంపోనెంట్స్ ఇన్లెట్ అవుట్లెట్ స్ట్రీమ్స్ మిక్శ్చర్ ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో ఆ ఎంథాల్పీ చేంజ్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది దాని ఆధారంగా వేర్వేరు స్ట్రీమ్లలో వేర్వేరు మిక్సింగ్ మీకు తెలుస్తుంది ఇక్కడ ఇచ్చిన 1 ప్రాసెస్ యూనిట్ను చూద్దాం అవి 3 మీకు ఇక్కడ స్ట్రీమ్స్ ు 1 2 3 ఇక్కడ స్ట్రీమ్ 1 లోని స్లైడ్లలో మాస్ ఫ్లోరేట్లో మాస్ వస్తోంది ఆపై అవుట్లెట్ స్ట్రీమ్స్ మాస్ 3 మరియు మాస్ 3 అక్కడ వస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంలో ఈ ఇన్లెట్ మరియు అవుట్లెట్ స్ట్రీమ్స్ నుండి కంపోనెంట్స్ ు వస్తాయని మరియు బయటకు వస్తాయని మీకు తెలుసు కాబట్టి దాని ప్రకారం మీకు తెలిసిన ఎథాల్పీ చేంజ్ ను మీరు తెలుసుకోవాలి ఫైనల్ స్ట్రీమ్ మరియు ఇది మీకు ఇన్లెట్ స్ట్రీమ్స్ తెలుసు ఎంథాల్పీ కాబట్టి లైవ్ స్ట్రీమ్ లో ఎంథాల్పీ చేంజ్ ఎలా ఉంటుందో మొదట మీరు లెక్కించాలి మరియు ఏమి అవుతుంది అవుట్లెట్ స్ట్రీమ్స్ ఎంథాల్పీల చేంజ్ కావచ్చు ఇది హీట్ స్ట్రీమ్స్ ని కంపోనెంట్స్ మిక్శ్చర్ లో కూడా ఉండవచ్చు కాబట్టి ఎంథాల్పీ చేంజ్ మీకు తెలుసు మీకు తెలిసిన ఏంథాల్పి మరియు అవుట్లెట్ స్ట్రీమ్స్ ఈ ఎంథాల్పీ మొత్తం ఎంథాల్పీ దానిని జీరో కి మారుస్తుందని మేము చెప్పగలం కాబట్టి మీ యొక్క ఈ సమ్మేషన్ లాగా మేము ఈ ఇక్వెషన్ కలిగి ఉండవచ్చు ఇన్లెట్ స్ట్రీమ్స్ ఎంథాల్పీ యొక్క ఎథాల్పీ యొక్క మైనస్ సమ్మేషన్ ఒకటి కంటే ఎక్కువ ఇన్లెట్ ఉంటుంది కాబట్టి తదనుగుణంగా మీరు ఇన్లెట్ స్ట్రీమ్స్ మొత్తం ఎంథాల్పీ చేంజ్ ను సంకలనం చేయాలి కాబట్టి డెల్టా H ను ఇష్టపడటానికి ump హలను తగ్గించిన తరువాత ఓపెన్ సిస్టమ్ కోసం సాధారణ ఎనర్జీ బ్యాలెన్స్ 0 కి సమానంగా ఉంటుంది కాబట్టి డెల్టా H ఇక్కడ సమానంగా ఉందని మీరు చూడవచ్చు H3 మైనస్ H1 మైనస్ H2 అంటే H3 ప్రాథమికంగా అవుట్లెట్ స్ట్రీమ్స్ ు H1 మరియు H2 అక్కడ ఇన్లెట్ స్ట్రీమ్స్ ు కాబట్టి ఆ స్ట్రీమ్స్ యొక్క ఎంథాల్పీ ప్రకారం మనం దీనిని ఇక్కడ వ్రాయవచ్చు మీకు తెలిసినట్లుగా మీరు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు ఇక్కడ ఈ ఈక్వెషన్ H3 హెట్ H1 హెట్ మరియు ఈ H2 హెట్ లు మీకు తెలిసిన ప్రతిదానిలో స్పెసిఫిక్ ఎంథాల్పీ అక్కడ ఇన్లెట్ మరియు అవుట్లెట్ స్ట్రీమ్స్ ు మీకు తెలుసు కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ ఎంథాల్పీ వేపరైజెషన్ యొక్క లేటెంట్ హీట్ మరియు కొన్ని ఎంథాల్పీని ఎలా లెక్కించవచ్చో మిశ్రమ కంపోనెంట్స్ కు ఎంథాల్పీ చేంజ్ ను ఎలా లెక్కించవచ్చో మీకు తెలిసినప్పుడు ఎంథాల్పీని ఎలా లెక్కించవచ్చో వంటి కొన్ని థర్మోడైనమిక్ లక్షణాలను మేము ఇక్కడ నేర్చుకున్నాము స్పెసిఫిక్ ప్రోసెస్ మీకు 1 కంటే ఎక్కువ ఇన్లెట్ మరియు అవుట్లెట్ స్ట్రీమ్స్ ను కలిగి ఉండాలి ఇంటర్నల్ ఎనర్జీ ని కూడా ఎలా లెక్కించవచ్చు మరియు ఇంటర్నల్ ఎనర్జీ ని ఎంథాల్పీ స్పెసిఫిక్ హీట్ ఎబిలిటీ నుండి ఎలా లెక్కించవచ్చో మీకు తెలుసా ఇది టెంపరేచర్ యొక్క పని కాబట్టి దీని గురించి మీరు కొంచెం అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను ఈ ఎంథాల్పీ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ను మారుస్తుందని మరియు ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వెషన్ నుండి ఎలా లెక్కించవచ్చో మీకు తెలుసు మీ గురించి మరింత సమాచారం కోసం ఈ పాఠ్య పుస్తకం మరియు రిఫరెన్స్ పుస్తకాలకు వెళ్ళమని నేను మీకు సూచిస్తాను తెలుసు థర్మోడైనమిక్ లక్షణాలు మరియు తరువాతి ఉపన్యాసంలో మేము మీకు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము దాని గురించి మరింత చర్చించండి మీకు ఎంథాల్పీ తెలుసు అవి రియాక్టివ్ మోడ్లో ఏర్పడే పరిష్కారం యొక్క హీట్ ఎంథాల్పీలో ఎలా మారుతుంది మరియు ఇంటర్నల్ ఎనర్జీ లో అది ఎలా మార్చబడుతుంది మీకు తెలుసా తదుపరి ఉపన్యాసంలో చర్చించబడింది కాబట్టి మీ దయగల శ్రద్ధకు ధన్యవాదాలు